తదుపరిది ఫాస్ట్ డికపుల్డ్ లోడ్ ఫ్లో ఇక్కడ మనం సంఖ్యలను పరిష్కరించలేము కానీ ఇది ఏమిటి అని మేము మీకు చెప్తాము ఇప్పుడు J1యొక్క వికర్ణ అంశాలను సమీకరణం 57 లో వివరించబడింది ఇదే నా సమీకరణం 57 అది ఎలా రాయవచ్చు అంటే Piik1nViVkYiksin ik ik Vi2Yiisin ii ఇదే మీ సమీకరణం 57 కావున దీనిని మీరు ఏమి చేయవచ్చు అంటే Piik1k≠inViVkYiksin ik ik ఇది వికర్ణ అంశం అవునా కాబట్టిదానితో మీరు ఏం చేస్తారు చూడండి నేను ఏం చేస్తాను అని మీ Vi2Yiisin ii ని కూడండిమైనస్ Vi2Yiisin ii ని మళ్లీ తీసివేయండి మీరు అలా చేసినట్లయితే ఆ పదాన్ని ఈ సమ్మేషన్ లోకి తీసుకురండి అటువంటప్పుడు k≠iదానిని తొలగించండి ఎందువలన అంటే ఉదాహరణకు ఎప్పుడైతే k1 అవుతుందోithపదం వచ్చి Vi2Yiisin ii అందువలన ఆ పదాన్ని మీరు లోపలికి తీసుకు వచ్చారు దీనిని ఎలా రాయవచ్చు అంటే k1nViVkYiksin ik ik తర్వాత మైనస్ Vi2Yiisin iiఇది వేరే పదం కానీk≠i తొలగించాం ఎందువలన అంటే ఈ పదాన్ని సమ్మేషన్ లోకి తీసుకువెళ్లాము సరేనా అది అలా ఉంటేదానిని ఫాస్ట్ డికపుల్డ్ పద్ధతిని ఉపయోగించి ఎలా రాయవచ్చు అంటే Piik1nViVkYiksin ik ik Vi2Yiisin ii ఇదే సమీకరణం 65 ఇప్పుడు సమీకరణాలు 65 మరియు 51 ని ఉపయోగిస్తూ సమీకరణం 51 లో Qi k1nViVkYiksin ik ikఉపయోగించండి కావున ఆ వ్యక్తీకరణ లో మీరు యదార్ధంగా Qi k1nViVkYiksin ik ik ని పెట్టండి కనుక ఈ పదాన్ని ఎలా రాయవచ్చు అంటే Pii Qi Vi2Yiisin ii ఈ విధంగా రాయవచ్చు లేక తర్వాత వచ్చి Yiisin ii Bii ఎందువలన అంటే మనం కన్వెన్షన్ ని ఒకసారి ఎలా తీసుకున్నాము అంటే YGjDకనుక అది Ysin B కావున Yiisin ii Bii ఇది యదార్ధంగా మీ కండెక్టన్స్ఇది ససెప్టాన్స్ కాబట్టి Pii Qi Vi2Bii ఇది సమీకరణం 66 అది ఏమిటి అంటే ఇక్కడ ఫాస్ట్ డికపుల్డ్ లోడ్ ఫ్లో అంటే అనేక ఉజ్జాయింపులు అని అర్థం అప్పుడు ఇది BiiYiisin iiఅక్కడ బస్ అడ్మిట్టన్స్ మాత్రిక అనగా Y యొక్క వికర్ణ అంశాలకు సంబంధించిన ఇమాజినరీ భాగం ఉంది కాబట్టిఆచరణాత్మకమైన శక్తి వ్యవస్థలో BiiQiఅవుతుంది గుర్తుపెట్టుకోండి ఇది యదార్థంగా పర్ యూనిట్ విలువల లో ఉంటుంది ఎప్పుడైతే మీరు Qiని రూపాంతరం చేస్తారోనా ఉద్దేశం ఏమిటంటే Yఅనేది పర్ యూనిట్ లో ఉంటుంది అంతే కాదు మీ Qకూడా పర్ యూనిట్ లో ఉంటుందిఆ సమయంలో మీరు BiiQiని కనుగొనండి మరియు అందువల్ల మనం సమీకరణం 66 లో Qiని నిర్లక్ష్యం చేస్తాంఅంటే దానర్థం ఏమిటి అంటే ఈ సమీకరణం లో మీరు Qiని నిర్లక్ష్యం చేస్తున్నారు అనిఅంటే డ్రాప్ Qiఅని అర్థం ఇంకొక దానిలో మనం Vi2≅|Vi| అనుకున్నాం ఎందువల్ల అంటే ఓల్టేజ్ అనేది 1 p u కి సమీపంలో ఉంటుంది కాబట్టి ఎందుకంటే మీరు స్లాక్ బస్ ఓల్టేజ్ ని 1 గా తీసుకుంటారు కావున ఇది Vi2≅|Vi| మరొక ఊహాగానం మరియు BiiQiకూడా అందువల్ల Qi పదాన్ని వదిలేసాము మరియు Vi2ని |Vi|గా తీసుకున్నాము కనుక Pii ViBiiఇది సమీకరణం 67 సరేనా అదే విధముగాసాధారణ పరిస్థితుల్లో k iఅనేది చాలా చిన్నగా ఉంటుంది అందువల్ల ik ikik సమీకరణం 58 లో మీరు ik ikikపరిస్థితిని పెట్టండి నేను తిరిగి సమీకరణం 58 కి వెళ్లడం లేదు నా ఉద్దేశం ఏమిటంటే ఇక్కడ అని కావున ఇదే మీరు పిలిచే J1మాత్రిక కాబట్టి ఇది ik ikఅవునా మీరు కేవలం sin ik ik sin ikని పెట్టండి కావున ఈ ఊహ తో Pii ViVkBikమరియు ఒకవేళ అది Yiksin అయితేఒకవేళ మీరు ఇది తీసుకున్నారు అనుకోండినా ఉద్దేశ్యం ఏంటంటే ఇది మీకు అర్థం అవ్వడం కోసం అదేంటి అంటే Yiksin ik ik కాబట్టి మీరు ఏదైతే డెల్టా i తీసుకుంటారో దానిని మీరు i k గా పిలుస్తారుఅది చాలా చిన్నది వాటి మధ్య తేడా కూడా చాలా చిన్నది అందువలన ఇది Yiksin సరేనా ఎందుకంటే ik ikik ఇది Yiksin Bik కనుక దీనిని అలా నొక్కి పట్టుకోండి ఇక్కడ అది పోయింది అందువలన ఇది Pii ViVkBik Vkని Vk≈1 0 గా అనుకున్నారు అందువల్ల Pii ViBikఇదే సమీకరణం 68 అదేవిధంగా సమీకరణం 59 లో ఇచ్చిన J 4 యొక్క వికర్ణ అంశాలను ఎలా రాయవచ్చు అంటే QiVi ViYiisin ii k1nViVkYiksin ik ik QiVi 2ViYiisin ii k1 k≠inViVkYiksin ik ik ఇది సమీకరణం 69 కావున ఇది కొంచెం గణితం కు సంబంధించినది అయితే అది సాధారణమైన గణితంకనుక మీరు 69 మరియు 51 లను ఉపయోగిస్తే మీకు ఏమి వస్తుందంటే అదే వస్తుంది అది 51 Qi k1 k≠inViVkYiksin ik ik దాని అర్థం ఏమిటంటే నేను సమీకరణాలు 69 మరియు 51 లను రాస్తున్నాను కనుక ఇది 69 మరియు ఇది 51 నేను మీకు ఇంతకు ముందే చెప్పాను ఆ సమీకరణం ఇచ్చేశారు అని కావున QiVi ViYiisin ii Qiఅయితే Yiisin ii Bii కాబట్టి QiVi ViBiiQiనేను అదే ఊహను రాశాను అది BiiQiనేను ఇంతకు ముందే చెప్పాను మీకు Qi మరియు Biiవిలువలు వచ్చి పర్ యూనిట్ విలువలు అయి ఉండాలని అందువలన ఈ పరిస్థితి BiiQiగా ఉంది సరేనా మరియు సమీకరణం 70 లో Qiని నిర్లక్ష్యం చేశాం కనుక Qi ని వదిలేయండి అలా వదిలేస్తే QiVi ViBiiఅవుతుంది ఇది సమీకరణం 71 అదేవిధంగా ik ikikఅనుకున్నట్లయితే సమీకరణం 60 వ్రాయవచ్చు కనుక ఇదే మీ సమీకరణం 60 కాబట్టి అదే ఊహాగానం తో ఇదే మీ సమీకరణం 60 దీనిని మనం ఎలా తీసుకోవచ్చు అంటే sin ik ik sin ik కనుక QiVi ViBik ఇది సమీకరణం 72 అది ఏమిటి అంటే సాధారణంగా మనం చూశాంPVi Bఇది మాత్రిక రూపంలో ఉన్న సమీకరణం 73 మరియు QVi B|ΔV|ఇదే సమీకరణం 74 ఇప్పుడు BమరియుBవచ్చి యదార్ధంగా రెండు మాత్రికలు అవి స్వతంత్రంగా ఉంటాయి అవి మీరనుకున్నట్టు వేరియబుల్స్ కాదు అవి ఎప్పుడూ స్థిరంగా ఉంటాయిమొత్తం మీద అవి స్వతంత్రంగా ఉంటాయి అందువల్ల మీరు ప్రతి పునరావృతం లో వాటిని మూల్యాంకనం చేయనవసరం లేదు కావున అవి స్థిరంగా ఉండే మాత్రికలు మరియు వాటిని మీరు మూల్యాంకనం చేయకుండా విలోమం చేస్తే అది జాకోబియాన్ మాత్రిక కు దారి తీస్తుంది కనుక ఇవి మీకు అవసరం అయ్యే డికపుల్డ్ మరియు ఫాస్ట్ డికపుల్డ్ పవర్ ఫ్లో పరిష్కారాలుకాకపోతే ఇక్కడ ఫాస్ట్ డికపుల్డ్ఎందువలన అంటే మీ గణన వేగం గా ఉండడం కోసం కాకపోతే ఈ పద్ధతి ఎక్కువ పునరావృతాలు తీసుకుంటుంది తరువాత వచ్చి డికపుల్డ్ న్యూటన్ రాఫ్సన్ పద్ధతిఈ పద్ధతి కూడా ఎక్కువ పునరావృతాలు తీసుకుంటుందికానీ గణన పరంగా ట్రాన్స్మిషన్ లైన్ కు తగినది కావున ఇది స్టాట్ మరియు అల్సక్ చేత ప్రతిపాదించబడింది నేను గుర్తు చేసుకున్నట్లయితే సుమారుగా 1974 సంవత్సరములో ప్రతిపాదించారు కనుక ఇది మీ ఫాస్ట్ డికపుల్డ్ లోడ్ ఫ్లోఇదే మీ మాత్రిక కాబట్టి సంఖ్యా పరమైన విషయాలు నేను మీకు చూపించలేను ఎందువలన అంటే ముందుగానే మీకు రెండు ఉదాహరణలు ఇచ్చాను ఒకవేళ సమయం అనుకూలిస్తే చిన్న ఉదాహరణ చూద్దాం ఒక్కోసారి కొన్ని సమస్యలకు ఫాస్ట్ డికపుల్డ్ పద్ధతి కన్వెర్జ్ కాదు సరేనా కాకపోతే అది పెద్ద పెద్ద పవర్ ట్రాన్స్మిషన్ లైన్స్ కు సమర్థవంతంగా ఉంటుంది మరియు వాటికి వాణిజ్యపరమైన ప్యాకేజీలు అందుబాటులో ఉంటాయి కనుక ఇది సమీకరణం 70 సమీకరణం 74 మరియు దీని మొత్తాన్ని మాత్రిక రూపంలో చూపిస్తారు కాబట్టి ఇదే మీ ఫాస్ట్ డికపుల్డ్ లోడ్ ఫ్లో ఒకసారి ఇది అయిపోయిన తర్వాత మనం టాప్ ఛేంజింగ్ ట్రాన్స్ఫార్మర్స్ చూద్దాం మరియు బదులుగా లోడ్ ఫ్లో స్టడీస్ లో ట్రాన్స్ఫార్మర్ ప్రాతినిథ్యం అనగా π కి సమానమైనది చెబుతాను ఇంతకుమునుపే మనం కొంత టాప్ ఛేంజింగ్ ట్రాన్స్ఫార్మర్ గురించి తెలుసుకున్నాము అవునా ఇప్పుడు చిన్నచిన్న ఆలోచనలు మీకు ఇస్తాను ఎప్పుడైతే టాప్ నిష్పత్తి అనేది దాని నామమాత్రపు విలువ దగ్గర ఉంటుందో అప్పుడు a1సరేనా ఆ సమయంలో ట్రాన్స్ఫార్మర్ ని సిరీస్ అడ్మిట్టన్స్ ypqబదులు సిరీస్ ఇంపెడెన్స్ లో చూపిస్తారు ఒకవేళ మీ దగ్గర టాప్ నిష్పత్తి వచ్చి 1 గా ఉందనుకోండి కనుక మీరు వోల్టేజ్ స్థాయిని మార్చడం లేదు సరేనా ఈ విషయంలో దానిని సిరీస్ అడ్మిట్టన్స్ గా చూపిస్తాం కావున ypqఅనేది మీరు చూపించాలి అనుకునే అడ్మిట్టన్స్ మొదట మీరు ఈ రేఖా చిత్రాన్ని అర్థం చేసుకోండి ఒకవేళ మీ దగ్గర ట్రాన్స్ఫార్మర్ ఉందనుకోండి బస్ బార్ ని p అనుకోండి దాన్ని ఓల్టేజ్ వచ్చి Vp ఇది బస్ qదాని ఓల్టేజ్ వచ్చి Vq కావున ట్రాన్స్ ఫార్మర్ కు ఇంపెడెన్స్ ఉంటుంది అందువల్ల అడ్మిట్టన్స్ ఉంటుంది సరేనా కనుక ఇది వచ్చి యదార్ధంగా ypqఉదాహరణకు ఈ ట్రాన్స్ఫార్మర్ కు అడ్మిట్టన్స్ వచ్చి ypqగా ఉందనుకోండి దానిని మీరు లైన్ లో పెడితే అది ఒక వేళ ఒక రకమైన సిరీస్ కనెక్షన్ అయితే ఆ ట్రాన్స్ఫార్మర్ వచ్చి ఆదర్శ ట్రాన్స్ఫార్మర్ అవుతుంది మరియు ఈ బస్ బార్ ని ఈ వైపుకి తీసుకురండి ఇది ఒక కల్పిత బస్ బార్ దీనిని tగా గుర్తు పెట్టండి ఈ గుర్తు వచ్చి tఇదే కల్పిత బస్ బార్ సరేనా మరియు ఇదంతా కూడా ట్రాన్స్ఫార్మర్ ఒకవైపు మరియు ఇది వచ్చి ట్రాన్స్ఫార్మర్ ఇంకోవైపు అది హై వోల్టేజ్ లేక లో వోల్టేజ్ కావచ్చు ఏదైనా కూడా అది పెద్ద విషయం కాదుకానీ మనం కల్పిత బస్ తీసుకున్నాం మరియు ypqవచ్చి ట్రాన్స్ఫార్మర్ అడ్మిట్టన్స్ మరియు ఎలాగూ ఇది ఇప్పుడు ఆదర్శ ట్రాన్స్ఫార్మర్ అందువలన అదే మీరు పిలిచే ట్రాన్స్ నిష్పత్తి కనుక యదార్ధంగా ఈ వైపు వచ్చి Ntసరేనా మరియు ఈ వైపు వచ్చి Nq అందువల్ల అది 1NqNt అది తర్వాత వస్తుంది ఇదే మనం ట్రాన్స్ఫార్మర్ ని చూపించే విధానం మరియు ఈ వైపు కరెంటు వచ్చి Ipమరియు ఈ వైపు వచ్చి Iq అందువలన ముందుగా దానికి వెళ్లేముందు మీరు ఈ వైపు ఇంకో సమీకరణం తీసుకున్నట్లయితే అది NtIp NqIqఇది తర్వాత వస్తుంది సరేనా కావున ఇదే కరెంట్ ప్రవహించే దిశ మరియు ఇది p మరియు ఇది q ఇదే ట్రాన్స్ఫార్మర్ యొక్క సమానమైన సర్క్యూట్ మరియు ఇప్పుడుని ఎలా చూపిస్తామో చూడండి అందువలన ఆ రేఖాచిత్రం తో నిలబెట్టుకున్నాను రేఖాచిత్రం 9 అనేది అడ్మిట్టన్స్ ypqకలిగి ఉండి సిరీస్ లో కలుపబడిన ఆదర్శ ట్రాన్స్ఫార్మర్ ను చూపిస్తుంది అది ఆఫ్ నామినల్ టాప్ నిష్పత్తిని 1aగా చూపిస్తుంది మరియు tఅనేది కల్పిత బస్ బార్ ఆ నిష్పత్తి మరియు అడ్మిట్టన్స్ మధ్య మీరు దీనిని మీ కల్పిత బస్ బార్ గా పిలుస్తారు తరువాత దానికి వెళ్లేముందు ఇది ఒక సారి చూద్దాం సరేనా ఇది t ఈ వైపు వచ్చి pమరియు ఈ వైపుq కనుక మనం ఈ వైపు ఉన్న పదాన్ని Ntమరియు ఈ వైపు ఉన్న పదాన్నిNqఅనుకుంటాం అందువలన Nt Nqదాని అర్థం t Nqమీరు ఎలా రాయవచ్చు అంటే 1NqNtదానర్థం అది 1aఅనగా aNqNt అందువలన ఆ ఆకృతి నుంచి మనం ఎలా రాయవచ్చు అంటే VqVtNqNtaఇది మీకు తెలుసు అనుకుంటా ఉదాహరణకు సాధారణంగా మెషిన్ స్టడీస్ లో మరియు మీరు చదివింది V1V2 ore1e2N1N2ఇదే అంతా కూడా ఒకటే కనుక VqVtNqNtaఅప్పుడు VtVqaఇదే సమీకరణం 75 నేను ఇంతకుముందు మీకు కరెంట్ దిశ చెప్పాను దానిని ఈ విధంగా తీసుకుంటారు కనుక ఈ వైపు వచ్చి Nt టర్న్ ఈ వైపు వచ్చి Nqటర్న్దానర్థం NtIp NqIq ఎందువలన అంటే ఈ వైపు వచ్చి Ipమరియు ఈ వైపు వచ్చి Iqకాబట్టి NtIp NqIqకనుక Ip NqNtIqకానీ NqNtaఅందువలన Ip aIq ఇది సమీకరణం 76 సరేనా మీరు రేఖాచిత్రం చూసినట్లయితే ఇక్కడ కరెంట్ Ipఅనేది ఏ విధంగా ఇవ్వచ్చు అంటే IpypqVp Vt ఇక్కడ మీకు కావాలి అనుకుంటే మీరు కల్పిత బస్ బార్ వోల్టేజ్Vt ని పెట్టవచ్చు అప్పుడు IpypqVp Vtఅందువలన మనం IpypqVp Vtగా రాయవచ్చు ఇప్పుడు సమీకరణాలు 77 మరియు 75 లను ఉపయోగించుకుని ప్రత్యామ్న్యాయం చేయండి ఇక్కడ VtVqaసరేనా అలా మీరు ప్రత్యామ్న్యాయం చేస్తే IpypqVp ypqaVqఇది మీ సమీకరణం 78 మళ్లీ సమీకరణం 76 నుంచి Iq Ipaఅవుతుంది ఇదే మీ సమీకరణం 79 ఇప్పుడు మనకి సమీకరణాలు 79 మరియు 78 నుంచి ఏమి ఉంది అంటే Iq 1aypqVp ypqaVqదీనిని ఇక్కడ ప్రత్యామ్నాయం చేయండి సరేనా మీరు అలా ప్రత్యామ్న్యాయం చేస్తే మీకు ఏమి వస్తుంది అంటే Iq ypqaVpypqa2Vqఇది సమీకరణం 80 ఇప్పుడు సమీకరణాలు 78 మరియు 80 లను మాత్రిక రూపంలో పెడితే ఎలా ఉంటుంది అంటే Ip Iq ypq ypqa ypqa ypqa2 Vp Vq ఇది సమీకరణం 81 కావున ఈ సమీకరణం నుంచి ట్రాన్స్ ఫార్మర్ కు సమానమైన మోడల్ ని పొందాలి కనుక దీనిని మనం ఎలా చేస్తాం ఎవరైనా ఏమి చేయగలరు అంటే మనకు వచ్చిన సమీకరణం ను చేయగలరు కావున ఎవరైనా ఏమి చేయగలరు అంటే మొదటి ఇక్కడ చూడండి ఇది Yppఇది ఒక వికర్ణ అంశం కాబట్టి ఈ వికర్ణ అంశం Yppవచ్చి ypqకు సమానం కనుక Yppypq ypqaypqa కాబట్టి ఆ విషయంలో మీకు ఏమి వస్తుంది అంటే Yppypqaa 1aypq ఇది సమీకరణం 82 అదేవిధంగా Yqqypqa2ypqa1 aa2ypqకనుక ఈ విధంగా మీరు చూసినట్లయితే మీరు ట్రాన్స్ఫార్మర్ ని చూపించవచ్చు కాబట్టి ఈ Pవైపు వచ్చి యదార్ధంగా ఇది నాన్ టాప్ వైపు మరియు Qవైపు వచ్చి టాప్ వైపు సరేనా కనుక ఇది Yppఎప్పుడైతే మీరు దీన్ని రాస్తారో అది ypqaఅవుతుంది ఇదేమీ ట్రాన్స్ఫార్మర్ అడ్మిట్టన్స్ దీనితో మీకు మీ ట్రాన్స్ఫార్మర్ యొక్క షంట్ బ్రాంచ్ వస్తుంది ఆ షంట్ భాగం వచ్చి a 1aypq అదేవిధంగా మీరు Yqqకి వెళ్ళినట్లయితేఈ వైపు కూడా అది 1 aa2 ypq ఎప్పుడైతే టాప్ నిష్పత్తి నామినల్ గా ఉంటుందో అది a1అది దేనికి సమానం అంటే ypqకు సరేనా మరియు ఎప్పుడైతే a1అవుతుందో ఈ పదం అనేది అక్కడ ఉండదుఅది 0 అవుతుంది అప్పుడు ట్రాన్స్ఫార్మర్ను సిరీస్ అడ్మిట్టన్స్ గా చూపిస్తారు అందువలన a1 కాకపోతే ఇది మీ ట్రాన్స్ఫార్మర్ యొక్క కి సమానమైన మోడల్ అవుతుంది సరేనా ఈ సమీకరణం మీ అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను ఇది చాలా ఆసక్తికరంగా ఉంది అవునా కావున మీరు దానిని ఏ విధంగా చేశారు కాబట్టి దీని అర్థం ఏమిటి అంటే ఒకవేళ మీ దగ్గర జనరేటర్ ఉంది అనుకోండి అలాగే మీ దగ్గర ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది తరువాత ట్రాన్స్మిషన్ లైన్ కి వెళితే మీ దగ్గర స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది ఉదాహరణకు నేను మీకు ట్రాన్స్ఫార్మర్ ని చూపిస్తున్నాను అది స్టెప్ డౌన్ కానీ స్టెప్ అప్ కానీ అయ్యుండొచ్చు ఉదాహరణకు మీరు జనరేటర్ వద్ద ఉన్న 11 kVవోల్టేజ్ ని స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ ఉపయోగించి స్టెప్ డౌన్ చేశారు అనుకోండి కావున ఇది వచ్చి 220 kVమరియు ఇది వచ్చి 66 kVసరేనా ఉదాహరణకు ఒకవేళ ఈ ట్రాన్స్ఫార్మర్ ని మీరు చూపిస్తున్నారు అనుకోండి సరేనా చూడండి ఈ విషయంలో ఇది మీ రెండవ బస్ బార్ కనుక ఇది వచ్చి ypqaఅవుతుంది ఈ ప్రక్క అనగా షంట్ ప్రక్క ఇది 1 aa2ypqఅవుతుంది మరియు అదనంగా మీరు పిలిచే లైన్ ఛార్జ్ అడ్మిట్టన్స్ ఉంటుంది సరేనా కనుక ఎప్పుడైతే a1అవుతుందో సులభంగా మీరు ypqగా తీసుకోవచ్చు మరియు ఒకవేళ a≠1అయితే మరి కొన్ని విలువలు టాప్ తగ్గించడం పెంచడం మీద ఆధారపడి ఉంటుంది తరువాత ఈ శాఖను కూడా పరిగణలోకి తీసుకోవాలి సరేనా అక్కడ టాప్ లో మార్పు లేదు కనుక అది గా చూపించడం జరిగింది అవునా కావున ఇదే మన ఆలోచన మరియు ట్రాన్స్ఫార్మర్ ని వచ్చి సమానమైనదిగా చూపించడం సరేనా కనుక దీనితో మనం ఏమి చేస్తాము అంటే ఈరోజు దీని గురించి మనం సాధారణంగా చర్చిద్దాం ఇప్పుడు ఆ పవర్ సిస్టం లో మరో రెండు బస్సులను ప్రవేశ పెట్టడం జరిగింది వాటిని P బస్ మరియు PQV బస్ లు గా పిలవడం జరిగింది అంటే దానర్థం ఏమిటి అంటే PQV బస్ దగ్గర Pతెలుసు అని ఇక్కడ P అనగా రియల్ పవర్ తెలుసు మరియు Q కూడా తెలుసు మరియు వోల్టేజ్ పరిమాణం కూడా తెలుసు ఈ మూడు పరిమాణాలు PQV బస్ కి తెలుసు తెలియంది ఏమిటి అంటే వోల్టేజ్ కోణం డెల్టా ఒకవేళ మీరు P బస్ తీసుకున్నట్లయితే మీకు అక్కడ Pమాత్రమే తెలుసు QVమరియు P బస్ యొక్క తెలియవు కాబట్టి మనము ఎందుకు Pబస్ ని తీసుకుంటున్నాము అంటే ఒకవేళ మీరు PQVబస్ తీసుకుంటే అక్కడ Pబస్ కూడా ఉండాలి కనుక ఈ రెండు బస్సులు అక్కడ ఉండాలి కావున ఇక్కడ ప్రశ్న ఏమిటంటే ఎందుకు మనము PQVబస్ కి వెళ్లాలి అని యదార్ధంగా ఒకవేళ మీరు దూరంగా ఉన్న బస్సు ఓల్టేజి ని నియంత్రించాలంటే మీరు ఇంకొక బస్ నుండి నియంత్రించవచ్చు కానీ న్యాయపరంగా మీరు ఆ పనిని నెట్వర్క్ నుండి చేయాలి కనుక మీరు ఏది తీసుకుంటారు ఉదాహరణకు నేను మీకు చాలా సులభంగా ఉండే రేఖా చిత్రాన్ని మీకు అర్థం అవ్వడం కోసం ఇస్తున్నాను ఒకవేళ మీ దగ్గర ఇలాంటి నెట్వర్కు ఉంది అనుకోండి ఇప్పటిదాకా ఇక్కడ ఒక జనరేటర్ ను చూపించడం జరిగింది మీ దగ్గర ఇలాంటి నెట్వర్కు ఉంది గణితం కు సంబంధించిన విషయాలు మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది సరేనా ఇది కేవలం మీకు అర్థమవడం కోసం మాత్రమే కనుక ఇది మీ బస్ ఒకటి సరేనా కేవలం అలా పట్టుకొని ఉండండి ఇది బస్ 1ఇది కేవలం అంకె మాత్రమే దాని ఏకపక్ష సంఖ్య వచ్చి 2 3 4 5 6 7 8సరేనా తరువాత 9 10 11 12ఆ తరువాత 13 14 15 16ఇది ఒక 16 బస్సుల సమస్య ఇదే మీ స్లాక్ బస్ కనుక నా బస్ 8 ని PQVబస్ గా చేసుకుందాం సరేనా కావున P మరియు Qతెలుసు అందువల్ల అది PVబస్ కాదు అది PQVబస్ ఎందువల్ల అంటే Qతెలుసు కాబట్టి దాని అర్థం ఏమిటంటే బస్ 8 మీద Qని మరింత ఇంజెక్ట్ చేయలేము అని కనుక నేను ఈ వోల్టేజ్ ని నియంత్రించలేను కానీ నా బస్ వోల్టేజ్ పరిమాణం వచ్చి 1 0 p uగా నిర్వహించాలి అనుకుంటేఒకవేళ ఈ బస్ వోల్టేజ్ పరిమాణంను దూరం నుంచి నియంత్రించాలి అంటే దాని అర్థం ఏమిటి అంటే ఈ బస్ నుండి కాక వేరొక బస్ నుంచి నియంత్రించడం అని ఉదాహరణకు ఈ నెట్వర్క్ లో బస్ వోల్టేజ్ పరిమాణంను ఏ నోడ్ నుంచి నియంత్రించవచ్చో కనుగొంటాను కావున మొదట మీరు ఏమి చేయాలంటే ఒక బస్ ను ఎంచుకోండి ఉదాహరణకు బస్ 2 అనేది Pబస్ ఒకవేళ ఇదే PQVబస్ అయితే మీరు ఒక Pబస్ ఎంచుకోవాలి కానీ మీ నష్టం తగ్గింపు ఆధారంగా ఏ Pబస్ అనేది బేస్ బస్ అవుతుందో మనకు తెలియదు గణితం కు సంబంధించిన జాకోబియాన్ అనేది ఎలా ఏర్పడుతుందో మళ్లీ చూద్దాం మొదట నేను ఎంచుకోబడింది Pబస్ దాని అర్థం ఏమిటి అంటే ఈ బస్సు వద్ద నేను Qని ఇంజెక్ట్ చేయాలి దాని వలన నేను ఓల్టేజ్ ని1 0 p uదగ్గర నిర్వహించవచ్చు మరియు నేను లాస్ ని కూడా తీసుకోవాలి సరేనా అదే విధముగా నేను బస్ 3 ని ఎంచుకోవచ్చు కనుక ఆ విషయంలో Q ఇంజక్షన్ ఎంత అని కనుగొనాలి ఎందుకంటే నేను ఈ ఓల్టేజ్ ని నిర్వహించడం కోసం అదే విధముగా పవర్ లాస్ కూడా కావున అదే విధంగా నేను ప్రతి బస్ ని పరీక్షించాలి ఆ తర్వాత ఏ బస్సు అనేది తక్కువ నష్టాన్ని కలిగిస్తుందో చూసుకోవాలి దాని ఆధారితంగా నేను Pబస్ ను ఎంచుకోవడం జరిగింది ఉదాహరణకు ఒక వేళ బస్ 3 అనేది మనకు ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది అనుకుంటేమీ Qఇంజక్షన్ ఏ నెట్వర్క్ కి తక్కువ పవర్ లాస్ ని కలిగిస్తుందో అప్పుడు నేను నా ఓల్టేజ్ ని ఒక పర్ యూనిట్ దగ్గర నిర్వహించవచ్చు దీని అర్థం ఏమిటంటే PVబస్ బదులు PQV బస్ అని అంటే ఈ ఓల్టేజ్ పరిమాణంను మీరు దూరం నుంచి నియంత్రించవచ్చు కానీ మీరు ఇక్కడ నుంచి ప్రయత్నిస్తే మీరు చేయలేరు కానీ నేను నియంత్రించగల ను ఎందువలన అంటే అది రేడియల్ నెట్వర్క్ కాబట్టి కనుక మీకు సంబంధం ఉండదు కనుక మీకు కావాల్సిన ఫలితం రాదు కావున అది రేడియల్ నెట్వర్క్ దానిని నేను ఎందుకు తీసుకున్నాను అంటే మీకు అర్థం కావడం కోసం సరేనా ఒకవేళ అది ట్రాన్స్మిషన్ లూప్ సిస్టం లో సందర్భాన్ని బట్టి మీరు Pబస్ మరియు PQVబస్ లను ఎంచుకోవాల్సి ఉంటుంది చాలా కారకాలు ఆధారంగా మీరు Pబస్ మరియు PQVబస్ లోడ్ ఫ్లో స్టడీస్ చదివి ఉంటారు కానీ ఈ రెండు బస్సులు గురించి చదివి ఉండరు ఎందువలన అంటే ఇవి పుస్తకంలో లేవు కాబట్టి కావున తర్వాత మనం జాకోబియాన్ మాత్రిక ను ఎలా నిర్మించవచ్చో చర్చిద్దాం చిన్న ఉదాహరణ తీసుకొని PQVబస్ అనేది ఎలా పని చేస్తుందో చూద్దాంకనుక నేను ఈ Pబస్ మరియు PQVబస్ ల గురించి చెప్పగలను మనం న్యూటన్ రాఫ్సన్ పద్ధతిని ఉపయోగించి అనుకరణ చేయగలం మరియు దాని ద్వారా వచ్చే ఫలితాలు ప్రోత్సాహకరం గా ఉంటాయి ఈ Pబస్ ప్రాముఖ్యతను తరువాత చర్చిద్దాం సరేనా ధన్యవాదాలు తిరిగి మళ్ళీ కలుద్దాం